డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి చర్చిస్తున్నాము మరియు ఇది ఈ అంశంపై మూడవ మరియు ముగింపు మాడ్యూల్ చివరి మాడ్యూల్లో మనం ER డయాగ్రమ్ గురించి చర్చించాము మరియు ER మోడల్ను రిలేషనల్ స్కీమాగా ఎలా మార్చవచ్చో కూడా చూశాము ఈ మాడ్యూల్ లో మనం E R మోడల్ యొక్క కొన్ని విస్తరించిన లక్షణాలను మరికొన్ని సంక్లిష్ట పరిస్థితులను ఏవిధంగా మోడల్ చేయవచ్చు తరువాత ఉండే డిజైన్ సమస్యలను గురించి మనం చర్చిద్దాం కాబట్టి ఇవి రూపురేఖలు అందువల్ల మనం విస్తరించబడ్డ ఎంటిటీ రిలేషన్షిప్ ఫీచర్లతో ప్రారంభిస్తాం మనం ఎంటిటీ రిలేషన్ షిప్ మోడల్ లో రెండు ఎంటిటీ సెట్ ల మధ్య సంబంధాల గురించి మాట్లాడుకున్నాం మనం కోర్సులు చదువుతున్న స్టూడెంట్ ల గురించి మాట్లాడాం కాబట్టి ఇటువంటి రిలేషన్షిప్స్ ను సహజంగా బైనరీ అని పిలుస్తారు కానీ రెండు కంటే ఎక్కువ ఎంటిటీ సెట్ లు మూడు ఎంటిటీ సెట్ లు ఒకే రిలేషన్షిప్ లో ఇమిడి ఉండవచ్చని మనం చెప్పవచ్చు మరియు ఇక్కడ మూడు ఎంటిటీ సెట్ లు ఇన్స్ట్రక్టర్ స్టూడెంట్ మరియు ప్రాజెక్ట్ ఉన్న ఉదాహరణను చూపిస్తాం ప్రాజెక్ట్ ఎంటిటీ సెట్ అనేది స్టూడెంట్స్ చేస్తున్న లేదా చేయాల్సిన ప్రాజెక్ట్ ల జాబితా అందువల్ల ప్రాజెక్ట్ గైడ్ అనేది గైడ్ గా ఉన్న ఇన్స్ట్రక్టర్ ప్రాజెక్టు చేస్తున్న స్టూడెంట్ మరియు చేయాల్సిన ప్రాజెక్ట్ మధ్య ఉండే రిలేషన్షిప్ ఈ మూడు కూడా కలిపి ఈ రిలేషన్షిప్నీ నిర్వచిస్తుంది అటువంటి సందర్భాల్లో E R మోడల్ లో ఇది సాధ్యం అవుతుంది దీనిని మనం సౌకర్యవంతంగా నాన్ బైనరీ రిలేషన్ షిప్ గా సూచించగలం ఇప్పుడు ఇది E R డయాగ్రమ్ దీనిని టెర్నరీ రిలేషన్ షిప్ R అని అంటారు ఇప్పుడు మనం బైనరీ రిలేషన్షిప్ లపై కార్డినలిటీ కంస్ట్రయింట్స్ అని దాని అర్థం ఇది ఎంటిటీ సెట్ E 1 నుంచి E 2 వరకు వన్ టూ మెనీ అని అర్థం ఒక టెర్నరీ రిలేషన్ షిప్ పరంగా బాణం యొక్క అర్థం ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు టెర్నరీ రిలేషన్షిప్ ని ఉంచాము కాబట్టి మనం ఈ రిలేషన్షిప్ ను చూస్తే ఈ చివర ఒక బాణం మాత్రమే ఉంది కానీ బహుళ బాణాలు అనుమతించబడవు మరియు కారణం ఖచ్చితంగా కార్డినాలిటీ యొక్క సిమాంటిక్స్ లను అర్ధవంతంగా ఉంచడం ఉదాహరణకు మనకు A B మరియు C ల మధ్య టెర్నరీ రిలేషన్షిప్ ఉంటే ఇది A అని అనుకుందాం ఇది B మరియు ఇది C మరియు వాటి మధ్య ఒక టెర్నరీ రిలేషన్షిప్ కలిగి ఉంటుంది మరియు మనకు ఒకటి కంటే ఎక్కువ బాణం ఉంటే ఉదాహరణకు అప్పుడు B వైపు ఒక బాణం మరియు C వైపు ఒక బాణం ఉంది అనుకుంటే అప్పుడు ప్రశ్న మనం దానిని ఎలా అర్థం చేసుకోవాలి అని ఎంటిటీ సెట్ A యొక్క ఎంటిటీ B మరియు C యొక్క ప్రత్యేకమైన ఎంటిటీతో ముడిపడి ఉందని అర్థం చేసుకోవాలా లేదా మనం అనుబంధించాలా జత A B ద్వారా ఏర్పడిన ఎంటిటీలు మరియు జత A C చేత ఏర్పడిన ఎంటిటీ ప్రత్యేకంగా సంబంధం కలిగి ఉన్నాయని అర్థం చేసుకోవాలా టెర్నరీ లేదా హయ్యర్ డిగ్రీ రిలేషన్షిప్ లో ఒకటి కంటే ఎక్కువ బాణాలను అనుమతిస్తే వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ కోర్సులో సరళత కోసం టెర్నరీ లేదా హై ఆర్డర్ రిలేషన్షిప్ విషయంలో ఒక బాణం మాత్రమే ఆ రిలేషన్షిప్ లో అనుమతించబడుతుంది ఇప్పుడు మనం స్పెషలైజేషన్ గురించి మాట్లాడదాం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ లను వారసత్వంగా పొందవచ్చు అయితే దీనికి అదనంగా స్టూడెంట్ కొన్ని ప్రత్యేక అట్ట్రిబ్యూట్స్ లను కలిగి ఉండవచ్చు మీరు స్పెషలైజేషన్ కోణంలో చూస్తే దాని అర్థం ఏమిటి నేను ఇలా గీశాను అనుకోండి ఇది ఎంటిటీ సెట్ A మరియు ఈ ఎంటిటీ సెట్ B మరియు స్పెషలైజేషన్ మార్క్ చేయడం కొరకు ఆ చివరన ఒక ఖాళీ త్రిభుజంతో బాణం గుర్తును చూపిస్తాం అంటే మనం ఈ విధంగా చేస్తే B అనేది A అని అర్థం అందువల్ల B A యొక్క అన్ని అట్ట్రిబ్యూట్స్ లను వారసత్వంగా పొందుతుంది అయితే మరికొన్ని అట్ట్రిబ్యూట్స్ లను కలిగి ఉంటుంది అందువల్ల మీరు A కలిగి ఉన్న అన్ని ఎంటిటీలను చూస్తే ఎంటిటీ సెట్ A లోని ఎంటిటీల యొక్క సబ్ గ్రూపుకు కొన్ని అదనపు సాధారణ అట్ట్రిబ్యూట్లు కలిగి ఉన్నాయని మీరు కనుగొంటారు కాబట్టి A వ్యక్తుల సమితి మరియు B అనేది విద్యార్థుల సమితి అయితే A విద్యార్ధులు కాని వ్యక్తులను సూచించే ఎంటిటీలను కలిగి ఉండవచ్చు ఎవరు ఉద్యోగులు ఎవరు పదవీ విరమణ చేయవచ్చు మొదలైన అనేక ఎంటిటీలు ఉంటాయి కాబట్టి విద్యార్ధి అనే సామాన్యత ఉన్న వారు ఒక నిర్దిష్ట విశ్వవిద్యాలయం యొక్క ఒక నిర్దిష్ట కోర్సులో చేరారు కాబట్టిమనం ER డయాగ్రమ్ పరంగా ER మోడల్ లో చేసేది ఏమిటంటే మనం A అనే ఎంటిటీని చూసి పై నుండి క్రిందికి వెళ్ళటానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనము సాధారణతను కలిగి ఉన్న ఎంటిటీల సమూహాన్ని కనుగొన్నప్పుడల్లా మనం వాటిని తక్కువ ప్రత్యేకమైన ఎంటిటీ సెట్లోకి తరలించి ఈ రెండు ఎంటిటీ సెట్లను స్పెషలైజేషన్ రిలేషన్కు అనుసంధానిస్తాము అందువల్ల ఈ సబ్ గ్రూపులు దిగువ స్థాయి ఎంటిటీ సెట్ లను ఏర్పరుస్తాయి మరియు నేను చెప్పినట్లుగా ఇది నిర్ధిష్ట రీతిలో నిర్ధారితమైనది మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్ లో వలే దిగువ లెవల్ ఎంటిటీ సెట్ లో హైలెవల్ ఎంటిటీ సెట్ యొక్క పాల్గొనే అన్ని లక్షణాలు మరియు సంబంధాలు వారసత్వంగా పొందుతుంది ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను పర్సన్ మరొక రిలేషన్ పర్సన్ ఎంటిటీ పర్సన్ ఎంటిటీ సెట్ యొక్క స్పెషలైజేషన్ అయిన మరొక ఎంటిటీ సెట్ కాబట్టి ఎంప్లాయి లను వారసత్వంగా పొందుతారు అయితే అదనంగా ఎంప్లాయి ఎంటిటీ సెట్లోని ఎంటిటీల యొక్క సామాన్యత వారందరికీ శాలరీ లక్షణం కలిగి ఉంటుంది ఇదే విధమైన ఎంటిటీ సెట్ విద్యార్థి అనేది వ్యక్తి యొక్క స్పెషలైజేషన్ ఇక్కడ మళ్ళీ అన్ని గుణాలు వారసత్వంగా లభిస్తాయి అయితే టోటల్ క్రెడిట్స్ అని పిలువబడే ఒక సాధారణ అట్ట్రిబ్యూట్ స్టూడెంట్స్ అందరికీ వర్తిస్తుంది కానీ పర్సన్ లకు వర్తించదు ఇది క్రమానుగతమని మీరు చూడవచ్చు మరింత క్రిందికి వెళితే ఎంప్లాయి ఇన్స్ట్రక్టర్ మరియు సెక్రటరీగా స్పెషలైజ్ చేయబడ్డాడు స్పెషలైజేషన్ యొక్క నియమం ద్వారా ఎంప్లాయి యొక్క అన్ని ఆట్రిబ్యూట్ లను వారసత్వంగా పొందుతారు అంటే అది పర్సన్ యొక్క ఆట్రిబ్యూట్ లను వారసత్వంగా పొందుతుంది మరియు ఎంప్లాయి నిర్ధిష్ట లక్షణాలు శాలరీని వారసత్వంగా కలిగి ఉంటాయి అందువల్ల ఇది ఆ ఐదు లక్షణాలను వారసత్వంగా పొందుతుంది మరియు తరువాత ఇది ఇన్ స్ట్రక్టర్ కు నిర్ధిష్టంగా ఉండే మరో ఆట్రిబ్యూట్ ని జోడిస్తుంది ఇది మీ వద్ద ఉన్న నిర్ధిష్ట ఆట్రిబ్యూట్ ఇప్పుడు ఒక నిర్ధిష్ట ఎంటిటీని రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎంటిటీ సెట్ లుగా స్పెషలైజ్ చేసినప్పుడు ఎంప్లాయి మరియు స్టూడెంట్ లో మనం స్పెషలైజ్డ్ పర్సన్ కలిగి ఉన్నాము ఉదాహరణకు వేర్వేరు పరిస్థితులు ఉండవచ్చు నిర్దిష్ట ఎంటిటి ఎంప్లాయి మరియు స్టూడెంట్ రెండింటిలో సభ్యుడిగా ఉండవచ్చు ఒకవేళ అదే జరిగితే అవి ఓవర్ ల్యాపింగ్ ఎంటిటీ సెట్ లు అని చెప్తాము లేదా అవి ఇన్స్ట్రక్టర్ యొక్క సభ్యుడిగా ఉండరు మరియు దీనికి విరుద్ధంగా ఉంటారు కాబట్టి ఈ డిస్జాయింట్నెస్గా ఉండవచ్చు అని మనం చూడగలం ఆ టోటాలిటీ ని కలిగి ఉంటారు అందువల్ల మీరు ఒక వ్యక్తి లేదా విద్యార్థి యొక్క స్కీమాను రూపొందించేటప్పుడు ఇది ఒక పర్సన్ యొక్క స్పెషలైజేషన్ హైలెవల్ ఎంటిటీ సెట్ పర్సన్ యొక్క కీలకమైన ఐడిని కలిగి ఉంటుంది మరియు ఈ సందర్భంలో ఈ దిగువ స్థాయి ఎంటిటీ సెట్ కు నిర్ధిష్టంగా ఉండే స్థానిక ఆట్రిబ్యూట్లు లేదా ఆట్రిబ్యూట్ లను మీరు చేర్చవచ్చు ఈ సందర్భంలో టోటల్ క్రెడిట్ ఇదే విధంగా ఎంప్లాయిస్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాతినిధ్యం ఒక విధంగా ఆప్టిమైజ్ చేయబడింది ఎందుకంటే మీరు అవసరమైనప్పుడు మాత్రమే సమాచారాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారని అయితే లోపం ఏమిటంటే మీరు ఎంప్లాయి కి సంబంధించిన సమాచారాన్ని కనుగొనాల్సి వస్తే తరువాత మీరు ఎంప్లాయ్ ఎంటిటీ సెట్ ను యాక్సెస్ చేసుకోవలసి ఉంటుంది కాబట్టి ఇది డేటా ప్రాతినిధ్య పరంగా ఆప్టిమైజ్ చేయబడిన ప్రాతినిధ్యం కానీ కొన్ని ఎంటిటీల గురించి సమాచారాన్ని పొందడానికి బహుళ ఎంటిటీ సెట్లను యాక్సెస్ చేయవలసిన భారం ఉంది ఒక ప్రత్యామ్నాయ పథకం ఏమిటంటే స్పెషలైజేషన్ యొక్క సోపానక్రమం ఆధారంగా అన్ని ఆట్రిబ్యూట్ లు వారసత్వంగా ఉన్నట్లుగా మీరు ఊహించవచ్చు మరియు తరువాత సెట్ చేయబడ్డ ప్రతి ఎంటిటీకి పూర్తిగా ప్రాతినిధ్యం వహిస్తాయి అందువల్ల మీరు ఒక పర్సన్ యొక్క ప్రాతినిధ్యం మారదు అయితే ఇంతకు ముందు మీరు స్టూడెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కేవలం ఐడి మరియు టోటల్ క్రెడిట్ ని కలిగి ఉన్నారు ఇప్పుడు మీరు వారసత్వంగా వచ్చిన అన్ని ఎంటిటీలను పొందు పరుస్తారు పేరెంట్ ఎంటిటీ సెట్ యొక్క అన్ని ఆట్రిబ్యూట్లు మరియు ఆ నిర్ధిష్ట ఎంటిటీ సెట్ యొక్క లోకల్ ఆట్రిబ్యూట్లు కలిగి ఉంటాయి ఇప్పుడు ఇది సహజంగా ఒక ఎంటిటీ సెట్ కోసం ఒక నుండి సమాచారాన్ని సంగ్రహిస్తుంది కానీ అదే సమయంలో మీరు అదే డేటాని అధికంగా ప్రాతినిధ్యం కలిగి ఉన్న పర్సన్స్ కోసం నిల్వ చేస్తున్నారు కాబట్టి మనకు తెలిసిన విధంగా స్టూడెంట్ మరియు ఎంప్లాయి ఓవర్ లాప్ డ్ గా ఉంటే డిజైన్ లో స్ట్రీట్ సిటీ మొదలైన సాధారణ లక్షణాల రెండు పట్టికలలో సమాచారం ఉంటుంది అందువల్ల ఈ రెండు విధానాలు మరియు ఇప్పుడు నేను మీకు సాపేక్ష ప్రయోజనాలు అందించాను మరియు ఒక నిర్ధిష్ట పరిస్థితిని బట్టి ప్రాతినిధ్యం వహించడానికి మంచి విధానాన్ని మీరు ఎంచుకోవాలి మీరు ఇప్పుడు మీకు తెలిసిన ఆబ్జెక్ట్ బేస్డ్ సిస్టమ్ గా కూడా మీరు భావించవచ్చు జెనెరలిజేషన్ హైరాక్కీ దిగువ పద్ధతిలో వెళుతుంది అందువల్ల వాస్తవానికి ఎంటిటీ సెట్ తో ప్రారంభించి వాటి మధ్య మరింత ఉమ్మడిగా ఉండే ఎంటిటీల యొక్క ఉపసెట్ లను కనుగొనడానికి బదులుగా మీరు వాస్తవానికి వాటిని పంచుకోవడానికి మరియు ఒక ఉన్నత స్థాయి ఎంటిటీని సృష్టించడానికి సంబంధించి వాటిని గ్రూపు చేయవచ్చు ఉదాహరణకు నేను చెప్పే విధానం నాకు ఒక ఎంటిటీ సెట్ ఉంటే ఇది UG స్టూడెంట్ అని చెబుతుంది మరియు అదే విశ్వవిద్యాలయంలో మరో ఎంటిటీ సెట్ PG స్టూడెంట్ అని చెబుతుంది కాబట్టి వారిద్దరూ విద్యార్థులుగా ఉన్నారు వారు ఒక వ్యక్తి యుజి మరియు అదే సమయంలో పిజి విద్యార్థిగా ఉండలేరు స్టూడెంట్ రోల్ నంబర్ మధ్య చాలా సాధారణ సమాచారం ఉన్నట్లు మనం గమనించవచ్చు కాబట్టి మనం వాటిని రెండు వేర్వేరు ఎంటిటీ సెట్లుగా ఉంచడానికి బదులుగా సాధారణ లక్షణాలను వెలికితీసి వాటిని ఉన్నత స్థాయి ఎంటిటీలో ఉంచవచ్చు అందువల్ల మీరు చేస్తున్నదల్లా మీరు పైకి వెళ్లడానికి బదులుగా మీరు మొత్తం అప్రోచ్ లో పైకి వెళుతున్నారు కనుక మీరు అలా చేసినట్లయితే స్పెషలైజేషన్ లు ఒకదానికొకటి విరుద్ధమైనవి వాటిని రిలేషనల్ ఎంటిటీ రిలేషన్ షిప్ డిజైన్ పరంగా పరస్పరం ఉపయోగిస్తారు మనం గుర్తించగల ఇతర అవరోధం ఉంటే ఆ ఎంటీటీ సెట్ ను పరిశీలిస్తే ఆపై మనకు ఎంప్లాయి మరియు స్టూడెంట్ యొక్క స్పెషలైజేషన్ లు ఉన్నాయి ప్రశ్న ఏమిటంటే హైలెవల్ ఎంటిటీ సెట్ కొరకు ప్రతి ఎంటిటీ దిగువ లెవల్ ఎంటిటీ సెట్ ల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెట్ ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉందా అని ఒక ఎంటిటీ కింది స్థాయి ఎంటిటీ సెట్ వ్రాయవలసి ఉంటుంది

అండర్గ్రాడ్యుయేట్లో ఏకం చేయడంలో మాట్లాడిన ఉదాహరణ మీకు మొత్తం సోపానక్రమం ఇస్తుంది ఇది టోటల్ ఎందుకంటే ఎంటిటీ సెట్ స్టూడెంట్ లోని ప్రతి ఎంటిటీ తప్పకుండా యుజి స్టూడెంట్ లేదా పిజి స్టూడెంట్ అయి ఉండాలి అంతేకానీ రెండూ కాకపోవటం సాధ్యం కాదు ఉన్నత స్థాయి ఎంటిటీ సెట్ స్టూడెంట్ ఈ రెండు స్పెషలైజేషన్లలో ఏదో ఒక దానిని విధిగా కలిగి ఉండాలి కాబట్టి అవి తప్పనిసరిగా రిలేషన్షిప్ లో టోటల్ గా ఉంటాయి కాబట్టి మీరు ఆలోచించగలిగే కంప్లీట్నెస్ కన్స్ట్రెంట్స్ ఇది ముందుకు వెళ్లి మరో లక్షణం గురించి మనం తెలుసుకుందాం దీనిని అగ్రిగేషన్ ఇప్పుడు ప్రాజెక్ట్ పురోగతి సాధించిన తరువాత దానికి మీరు ఎవాల్యూయేషన్ జోడించాల్సి ఉంటుందని మనం ఇప్పుడు చెప్పుకుందాం అందువల్ల ఎవాల్యూయేషన్ మరియు గ్రేడింగ్ చేయడం లేదా మార్కులు వేయడం వంటి వాటిని సూచించే మరో ఎంటిటీ సెట్ ఉంది అందువల్ల సహజంగా ఒక విద్యార్థి యొక్క ఎవాల్యూయేషన్ ప్రాజెక్ట్ స్టూడెంట్ మరియు సూపర్ వైజర్ పై ఆధారపడి ఉంటుంది మరియు ఇది ఎవాల్యూయేషన్ కు సంబంధించినది అందువల్ల ఎవాల్యూయేషన్ అనేది నాలుగు ఎంటిటీ సెట్ ల మధ్య రిలేషన్షిప్ ను సూచిస్తుంది ఇప్పుడు ఈ సమాచారం ఏవిధంగా ప్రాతినిధ్యం వహిస్తుంది అనేది ప్రశ్న మనం పై చిత్రంలో రిలేషన్షిప్ సెట్లు ల సమాహారం eval for అనేది నాలుగు ఎంటిటీ సెట్ ల సమాహారం ఇపుడు ప్రతి eval for రిలేషన్షిప్ project guide రిలేషన్షిప్ కు సూచిస్తుంది ఒకవేళ ఒక entity eval for రిలేషన్షిప్ లో నాకు ఒక ఎంటిటీ ఉన్నట్లయితే అది కచ్చితంగా project guide రిలేషన్షిప్ లో ఒక సంబంధిత ఎంటిటీని కలిగి ఉంటుంది ఇది స్టూడెంట్ ప్రాజెక్ట్ మరియు ఇన్స్ట్రక్టర్ ని పేర్కొంటుంది కాని కొన్ని సందర్భాలలో project guide రిలేషన్షిప్ అనేది eval for రిలేషన్షిప్ లో ఉండకపోవచ్చు అంటే ఒక స్టూడెంట్ కి ఒక నిర్ధిష్ట ఇన్స్ట్రక్టర్ ద్వారా కేటాయించబడ్డ ప్రాజెక్ట్ ఉంది ఇది ఇంకా ఎవాల్యూయేట్ చేయబడలేదు ఎవాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు లేదా సమయం రాలేదు అందువల్ల ఒకవేళ కేవలం సమాచారాన్ని కేవలం రిలేషన్షిప్ కొరకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాల్సి వస్తే మనము పాక్షిక సమాచారాన్ని పొందుతాం ఎందుకంటే eval for లో ఉన్న కొన్ని ఎంటిటీలకు సమాచారం కొరకు eval లేదు అయితే సంరక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ప్రాజెక్ట్ గైడ్ ఇన్ స్ట్రక్టర్ స్టూడెంట్ మరియు ప్రాజెక్ట్ ని గుర్తుంచుకోవాలి అందువల్ల మనం సమాచారాన్ని డూప్లికేట్ చేయడం కొరకు రెండింటిని ఉంచాలి కాబట్టి దీనిని మనం అతిక్రమించటానికి ఇక్కడ వాడే పద్దతినే అగ్రిగేషన్ వలె రిలేషన్షిప్ని పొందుతుంది మరియు మీరు రెండు రిలేషన్షిప్ ల మధ్య రిలేషన్షిప్ని అనుమతిస్తారు ఇది ఇప్పటివరకు రిలేషన్షిప్ కి ముందు మనము చేయని విషయం ఎంటిటీ సెట్ల మధ్య మాత్రమే ఉంది కాబట్టి ప్రాజెక్ట్ గైడ్ అని అంటాం మనం చిత్రంలో చూడవచ్చు అందువల్ల ఇది అబ్స్ట్రాక్టు ప్రాజెక్ట్ గైడ్ ఎంటిటీ సెట్ ఇది వాస్తవానికి ఒక రిలేషన్షిప్ కనుక ఇది ఒక అబ్స్ట్రాక్టు ఎంటిటీ సెట్ మరియు ఇది ఎవాల్యూయేషన్ కు సంబంధించినది అందువల్ల ఒక నిర్ధిష్ట ప్రాజెక్ట్ లో ఒక విద్యార్థి నిర్ధిష్ట ఇన్స్ట్రక్టర్ ద్వారా గైడ్ చేయబడినట్లయితే ఏమి జరుగుతుంది ప్రాజెక్ట్ స్టూడెంట్ మరియు ఇన్స్ట్రక్టర్ అనే మూడు ఎంటిటీ సెట్ల కు సంబంధించినది మరియు ఒకవేళ ఇది ఎవాల్యూయేషన్ చేసినట్లయితే ఈ రిలేషన్షిప్ ద్వారా ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఎవాల్యూయేషన్ విలువ ఉంటుంది అందువల్ల ఒక ప్రాజెక్ట్ మదింపు చేయబడినట్లయితే అది ఖచ్చితంగా అబ్స్ట్రాక్టు ఎంటిటీ సెట్ ప్రాజెక్ట్ గైడ్ లో సంబంధిత ఎంటిటీని కలిగి ఉంటుంది అయితే రివర్స్ సత్యం కాకపోవచ్చు ప్రాజెక్ట్ గైడ్ ఎంటిటీ సెట్ లో నాకు ఒక ఎంటిటీ ఉండవచ్చు ఇది ఎవాల్యూయేషన్ ను కలిగి లేదు అందువల్ల ఈ అగ్రిగేషన్ మోడల్ ఉపయోగించడం ద్వారా ఈ పరిస్థితి యొక్క సమాచారాన్ని నేను మరోవిధంగా మరింత కచ్చితంగా ప్రాతినిధ్యం వహించేలా చూడగలను అందువల్ల స్కీమా పరంగా దీనిని ఏవిధంగా ప్రాతినిధ్యం వహించవచ్చు అందువల్ల మనం చేసే అగ్రిగేషన్ కు ప్రాతినిధ్యం వహిస్తాం అగ్రిగేటెడ్ రిలేషన్ షిప్ ని కలిగి ఉండే స్కీమాను సృష్టిస్తాం అనుబంధ ఎంటిటీ సెట్ యొక్క ప్రైమరీ కీ మరియు అన్ని ఇతర వివరణాత్మక లక్షణాలు మరియు వాటిని కలిపి ఉంచండి అందువల్ల మన ఉదాహరణలో స్కీమా eval for మరియు స్కీమా ఈ ఎంటిటి లను కలిగి ఉంటుంది ఇవి స్టూడెంట్ ప్రాజెక్ట్ మరియు ఇన్స్ట్రక్టర్ ఎంటిటీల నుంచి వచ్చే అగ్రిగేటెడ్ లేదా అబ్స్ట్రాక్ట్ ఎంటిటీ సెట్ యొక్క ఆట్రిబ్యూట్లు మరియు ఇది ఎవాల్యూయేషన్ ఐడి కొరకు అందువల్ల దీనిని మేం కలిపి ఉంచాం మరియు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ ప్రాజెక్ట్ లో ఏ విద్యార్థి యొక్క గైడ్ మరియు ఒకవేళ ఇది ఉన్నట్లయితే ఇది మీకు ఎవాల్యూయేషన్ ను అందిస్తుంది కాబట్టి సహజంగా ఇది ప్రాతినిధ్యం వహించబడిన తరువాత ప్రాజెక్ట్ గైడ్ స్కీమా దానంతట అదే రీడంట్ అవుతుంది అందువల్ల దానిని తొలగించవచ్చు అందువల్ల అవసరమైన మొత్తం సమాచారాన్ని ప్రాతినిధ్యం వహించడానికి ఈ స్కీమా ను కలిగి ఉండటం అనేది వాస్తవానికి ఒక ప్రక్రియ ఒకవేళ ఎవాల్యూయేషన్ చేయనట్లయితే అప్పుడు ఎవాల్యూయేషన్ ఐడి ఉనికిలో ఉండదు మరియు అది ప్రస్తుతం లేదని చూపించే శూన్యం ఇప్పుడు ఈ ప్రాథమిక లక్షణాలతోకేసును చూశాము అందువల్ల మరియు ఆ మల్టీవాల్యూడ్ ఆట్రిబ్యూట్ ని ఫోన్ నెంబరు వలే ఒక ప్రత్యేక ఎంటిటీ సెట్ వలే ఉపయోగించడానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఇది కూడా దాని స్వంత అదనపు సమాచారాన్ని కలిగి ఉంటుంది ఉదాహరణకు మనం దీనిని చేసిన తరువాత అదే ఇన్స్ట్రక్టర్ ఐడిని కలిగి ఉండవచ్చు నాకు బహుళ ఫోన్ నెంబర్లు ఉండవచ్చు అయితే ఈ ఫోన్ నెంబర్లలో ప్రతి దానికి నేను లొకేషన్ ని కలిగి ఉండవచ్చు ఈ బహుళ విలువగల ఆట్రిబ్యూట్ కు ప్రాతినిధ్యం వహించేందుకు నేను అనుమతించే ఈ రిలేషన్ యొక్క రిలేషన్షిప్ ని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఇది తరచూ ఉపయోగించబడే ఒక సాధారణ టెక్నిక్ ఉదాహరణకు మీరు ఎంటిటీలు కలిగి ఉండవచ్చు సమాచారం ఉంటే విద్యార్థులు వివిధ విభాగాలకు ఎలా రిజిస్టర్ అవుతారో రిజిస్ట్రేషన్ గురించి సమాచారాన్ని ఉంచాలి అప్పుడు మనము రిజిస్ట్రేషన్ను ఎంటిటీ సెట్గా సూచించగలము మరియు సెక్షన్ రిజిస్ట్రేషన్ యొక్క విభిన్న రిలేషన్షిప్ లను కలిగి ఉండవచ్చు ఇది రిజిస్ట్రేషన్ సెక్షన్ మరియు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కు ఎలా రిలేషన్షిప్ కలిగి ఉందో తెలుపుతుంది ఆ రకమైన సమాచారాన్ని సూచించడానికి సెక్షన్ విద్యార్థులకు ఎలా సంబంధం కలిగిస్తుందో తెలుపుతుంది రిలేషన్షిప్ లో ఆట్రిబ్యూట్ లను ఉంచగలము ఒక నిర్ధిష్ట ఇన్స్ట్రక్టర్ ఒక స్టూడెంట్ యొక్క అడ్వైజర్ గా ఉన్నప్పుడు మనం ఇప్పటికే చూసిన ఒక సాధారణ పరిస్థితి అని పేర్కొనడానికి అడ్వైజర్ ఆట్రిబ్యూట్ డేట్ ని కూడా కలిగి ఉండవచ్చు బైనరీ లేదా హై డిగ్రీ మధ్య ఎంపిక చేయబడుతుందనే ప్రశ్న కూడా ఉంది ఇప్పుడు మీరు టెర్నరీ సంబంధాలను నేరుగా సూచించే అవకాశం ఉంది లేదా మీరు దానిని పరిగణలోనికి తీసుకుపోనువచ్చు ఉదాహరణకు రెండు బైనరీ సంబంధాల పరంగా ఒక టెర్నరీ రిలేషన్ను వాడనవ్సరంలేదు ఉదాహరణకు మేము వ్యక్తుల గురించి మాట్లాడితే ప్రతి వ్యక్తికి తల్లిదండ్రులు ఉన్న వ్యక్తి అని చెప్పండి కాబట్టి అతనికి లేదా ఆమెకు తండ్రి మరియు తల్లి ఉన్నారు ఇపుడు ఒకవేళ మనం టెర్నరీ రిలేషన్షిప్ పరిగణలోనికి తీసుకుంటే మరియు ఆ వ్యక్తి మరియు మదర్ ను మరొక రిలేషన్షిప్ లో చూపిస్తే అపుడు మనం ఏదో ఒక పేరెంట్ మనకు తెలుసు అని అనుకోవచ్చు అందువల్ల బైనరీ మరియు నాన్ బైనరీ సంబంధాల మధ్య కొన్ని ట్రేడ్ ఆఫ్ లు చేయవచ్చు అయితే కొన్ని రిలేషన్షిప్లు సహజంగా నాన్ బైనరీ గా ఉంటాయి ఉదాహరణకు మనం చూసిన ప్రాజెక్ట్ గైడ్ ఉదాహరణ ప్రాజెక్ట్ గైడ్ సమాచారం నిర్ధిష్ట సమాచారం కోల్పోకుండా ఇన్స్ట్రక్టర్ ప్రాజెక్ట్ మరియు స్టూడెంట్ మరియు ప్రాజెక్ట్ మధ్య మరో రిలేషన్షిప్ అదే సమాచారానికి ప్రాతినిధ్యం వహించదు అందువల్ల సాధారణంగా మీరు ఈ విధంగా చేయడం ద్వారా నాన్ బైనరీ రిలేషన్షిప్ ని బైనరీ రూపంలోకి మార్చవచ్చు అందువల్ల ఇది ఒక టెర్నరీ రిలేషన్షిప్ చూపించబడుతుంది మరియు ఈ మూడు ఎంటిటి సెట్ లు టెర్నరీ రిలేషన్ షిప్ కు సంబంధించినవి మరియు ఒక టెర్నరీ రిలేషన్షిప్ గా కుదించబడతాయి మనం చేసేవి బైనరీ రిలేషన్షిప్లలో కి మనం ఒక కొత్త ఎంటిటీ కృత్రిమ ఎంటిటీ సెట్ E ని ఇంజెక్ట్ చేసి వాటి మధ్య మూడు విభిన్న రిలేషన్షిప్ లను నిర్వచిస్తాం కావున అవి విడివిడిగా ఉండే A B మరియు C ఎంటిటీ సెట్లు RA అనేది ఫాదర్ గాను రిలేషన్ RB అనేది మదర్ గానూ సూచించేవిధంగా మనం డీకంపోజ్ చేయాలి ఇపుడు మనం గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే టెర్నరీ రిలేషన్షిప్ లో సంబంధాన్ని కలిగి ఉండకపోవచ్చు పై చెప్పబడిన సంధర్భాలలో మనం కేవలం ఆట్రిబ్యూట్స్ల ఉపయోగాన్ని కూడా పెంచవలసిన అవకాశం ఉంది దీనిని మనం క్రితం మాడ్యూల్లో చదివాం అందువల్ల మనం E R డిజైన్ నిర్ణయాలపై చర్చలను సంక్షిప్తీకరించినట్లయితే ఆబ్జెక్ట్ కు ప్రాతినిధ్యం వహించడానికి సెట్ చేయబడ్డ ఆట్రిబ్యూట్ లేదా ఎంటిటీ ని ఉపయోగించడం అనేది మనం తీసుకోవాల్సిన మొదటి నిర్ణయం పైన వివరించిన విషయాన్ని ఒక ఉదాహరణ తో వివరిస్తే క్రితం తీసుకున్న ఉదాహరణ ఇన్స్ట్రక్టర్ స్టూడెంట్ ప్రాజెక్ట్ అనే దానిని గమనిస్తే ఇది మన వాస్తవ ప్రపంచంలో ఈ ఎంటిటీ సెట్ ను కలిగి ఉందా లేదా అని తెలుసుకోవాలి ఇది వాస్తవ ప్రపంచంలో ఈ భావన కలిగి ఉంది కాని ఈ భావన అనేది రెండు లేదా అంతకన్న ఎక్కువ ఎంటిటీ సెట్స్ కు సంబంధించినది టెర్నరీ రిలేషన్షిప్ లను కనుగొనాలి మొదట గా వీక్ ఎంటిటీ ని కనుగొని అది స్ట్రాంగ్ ఎంటిటీ ని రిలేషన్ ద్వారా ఐడెంటిఫై చేస్తుందా లేదా అనేది కనుగొనాలి డిజైన్ లో మరింత నిర్దిష్ట సమాచారాన్ని పొందడానికి మాడ్యూలారిటీ ని ఉపయోగించవలసి ఉంటుంది దీని కోసం స్పెషలైజేషన్ మరియు జనరలైజేషన్ అనే భావన లను వాడతాం ఇపుడు అగ్రిగేషన్ చేయవచ్చు మరియు మొత్తం డిజైన్లో చేయబడిన స్వతంత్ర ఎంటిటీ సెట్ పాత్రను పోషించగల ఒక అబ్స్ట్రాక్ట్ సింగిల్ యూనిట్ను సృష్టించవచ్చు ఇది ప్రాథమికమైనది అందువల్ల మీరు చేయాల్సిన ప్రాథమిక డిజైన్ నిర్ణయాలు ఇవి మనము ముందుకు వెళ్ళేకొద్దీ ఖచ్చితంగా చాలా డిజైన్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మరియు నేను ప్రదర్శన ముగించడానికి ముందు E R సంజ్ఞామానం లో ఉపయోగించే విభిన్న సింబల్స్ ని సంగ్రహించాను అందువల్ల దీని గురించి నేను లోతుగా చర్చించను నేను వాటిని ఒకదాని తరువాత ఒకటి గా చెప్పను అయితే నేను వాటిని కొన్ని స్లైడ్ ల్లో జాబితా గా ఉంచాను ఇది తరువాత స్లైడ్ దీనిలో ER డయాగ్రమ్ చేస్తున్నప్పుడు ఏ సందర్భానికి ఏ చిహ్నాన్ని ఎంచుకోవాలో మీరు కచ్చితంగా తెలుసుకోవటం కొరకు మీ కోసం శీఘ్ర సూచనగా ఉంచాను మరియు చివరల్లో కూడా E R నోటేషన్ అనేది ఒక ప్రత్యేకమైనది కాదని చూపించే కొన్ని స్లైడ్ లు కూడా ఉన్నాయి ఒకే విధమైన విషయాలను ప్రాతినిధ్యం వహించడానికి అనేక మార్గాలున్నాయి ఉదాహరణకు ఇది మీకు విభిన్న కాంపోజిట్ ఆట్రిబ్యూట్ విభిన్నంగా చూపించబడుతుంది ఇవన్నీ ఒక నిర్దిష్ట సంబంధానికి వర్తించే అడ్డంకులను చూపించే విభిన్న శైలులు మరియు మనం ఈ ప్రత్యామ్నాయ సంజ్ఞామానాలను ఉపయోగిస్తాము కాబట్టి దీనిని చేర్చాము కానీ నేను వాటిని ఉంచాను ఎందుకంటే ఈ సంకేతాలు ఉపయోగించబడిన E R డయాగ్రామ్ మీకు కనిపించే అవకాశం ఉంది మరియు మీరు ఈ సంకేతాలను ఉపయోగించేటప్పుడు మరియు మీరు గుర్తించలేకపోతే అప్పుడు ఈ స్లైడ్ లను చూడండి మరియు మీరు ఇప్పటికే తెలిసిన సంబంధిత చిహ్నం ఏమిటో మీరు గుర్తించగలుగుతారు అందువల్ల ఈ మాడ్యూల్ లో మనం E R మోడల్ యొక్క విస్తరించిన లక్షణాలను గురించి చర్చించాం మరియు కొన్ని డిజైన్ సమస్యలపై చర్చించాం మరియు మనం ఇక్కడ ఎంటిటీ రిలేషన్ షిప్ మోడల్ గురించి చర్చించడానికి ముందుకు సాగుతాం